ముఖ్యపదాలు ప్రెషర్ ఫ్లూయిడ్ వాల్వ్స్ పైలట్ ప్రెషర్ లోడ్ చెక్ వాల్వ్ ఫ్లో కంట్రోల్ వాల్వ్ కంట్రోల్ కాబట్టి ఈ మూడు రకాల పంపులను చూసిన తరువాత మనం ద్రవం ఎలా ప్రెషర్ చేయబడుతుందో పరిశీలించాము మనం మోటారును కూడా చూశాము ఇది ప్రెషర్ చేయబడిన ద్రవం ఉన్న చోట రొటేషనల్ కదలికను సృష్టించగలదు లీనియర్ కదలికను సృష్టించే మరొక రకమైన యాక్యుయేటర్ ను చూస్తాము మనకు ప్రాథమికంగా ఈ రెండు రకాల విషయాలు అవసరం కొన్నిసార్లు మనం బదిలీ చేయవచ్చు నా ఉద్దేశ్యం ఏమిటంటే మనం లెడ్ స్క్రూస్ ఉపయోగించి రొటేషనల్ కదలికను లీనియర్ కదలిక గా మార్చగలము కానీ మనం సిలిండర్లు ఉపయోగించి ప్రత్యక్ష లీనియర్ కదలికను కూడా సృష్టించవచ్చు ఇప్పుడు ఈ రెండింటి మధ్య పంప్ మరియు యాక్యుయేటర్ మధ్య ఇది మోటారు కావచ్చు లేదా సిలిండర్ కావచ్చు దాని గుండా ద్రవం ప్రవహించాలి మరియు ఇది వివిధ మార్గాల్లో వెళ్ళాలి ప్రెషర్ నియంత్రించబడాలి కాబట్టి పంప్ నుండి యాక్యుయేటర్ వరకు వివిధ రకాల భాగాలను దానిలో ఉంచాలి కాబట్టి సాధారణంగా మనకు దీని కోసం వివిధ రకాల వాల్వ్స్ అవసరం మరియు వాల్వ్స్ యొక్క ప్రధాన వర్గంలో డైరెక్షనల్ వాల్వ్స్ ఒకటి

దీని పని ప్రవాహం యొక్క దిశను నియంత్రించడం ఎందుకంటే ప్రవాహ దిశ మోషన్ ఉన్న దిశకు చాలా సంభందం కలిగి ఉంటుంది ఇప్పుడు మనం వివిధ మార్గాల్లో కదలికను సృష్టించాలనుకుంటున్నాము కొన్నిసార్లు మనం ముందుకు వెనుకకు కదలికను సృష్టించాలనుకుంటున్నాము కాబట్టి మీరు ముందుకు వెనుకకు కదలికను సృష్టించాలనుకుంటే నిరంతరం ప్రవాహ దిశను మార్చాలి కాబట్టి దీని కోసం ఈ వాల్వ్స్ కావాలి కాబట్టి మనకు వివిధ రకాల డైరెక్షనల్ వాల్వ్ లు ఉన్నాయి కాబట్టి ఈ మూడింటిని చూడబోతున్నాం కాబట్టి మొదటిది వన్ వే చెక్ వాల్వ్ రెండవది టూ వే వాల్వ్ మరియు మూడవ దాన్ని ఫోర్ వే వాల్వ్ అంటారు కాబట్టి మొదట చెక్ వాల్వ్ కాబట్టి చెక్ వాల్వ్ ఏమి చేస్తుంది ఇది ఒక దిశలో ప్రవాహాన్ని అనుమతిస్తుంది కానీ మరొక దిశలో కాదు మరియు ఇది కాబట్టి ఇది చాలా సరళంగా ఎలా పనిచేస్తుందో మీరు చూస్తారు ఇది నిర్మాణంలో ఒకటి అక్కడ వాస్తవానికి వివిధ రకాల చెక్ వాల్వ్ లు ఉన్నాయి హైడ్రాలిక్ వ్యవస్థల యొక్క మెకానికల్ రూపకల్పన చాలా క్లిష్టంగా ఉంటుంది వాటికి చాలా ఖచ్చితమైన తయారీ అవసరం మరియు అందువల్ల వివిధ నిర్మాణాలు సాధ్యమే కాని మనం ప్రధానంగా స్కీమాటిక్స్ చూడబోతున్నాం కాబట్టి ఇది ఒక స్కీమాటిక్ ఇక్కడ మనం బాల్ రకం చెక్ వాల్వ్ ఉపయోగిస్తాము పాప్పెట్ రకం చెక్ వాల్వ్ను కూడా ఉపయోగించవచ్చు ఇక్కడ ఏమి జరుగుతుందంటే ఇది ఒక స్ప్రింగ్ మరియు ఇది ఒక బాల్ వాస్తవానికి ఇది సాలిడ్ బాల్ కావచ్చు కాబట్టి ఏమి జరుగుతుందంటే ప్రవాహం ఈ దిశ లో ఉంటే అప్పుడు బాల్ స్ప్రింగ్ వెంట నెట్టబడుతుంది మరియు ఇది నీరు ద్రవం ఈ స్ప్రింగ్ గుండా ప్రవహిస్తుంది కాని ప్రవాహం ఈ దిశలో ఉన్నప్పుడు బాల్ ఈ దిశ లోపలికి నెట్టడం జరుగుతుంది మరియు అది వచ్చి ఈ పోర్ట్ ని మూసివేస్తుంది కాబట్టి ద్రవం ఈ దిశ నుండి ఈ వైపుకు ప్రవహించదు అదే సమయంలో ఇది స్వేచ్ఛగా దీని లో ప్రవహిస్తుంది కాబట్టి ఇది ప్రవాహ దిశ చూపించే చిహ్నం మరియు ఈ విధంగా అది ప్రవహించదు

వన్ వే చెక్ వాల్వ్ ను చూసిన తరువాత కొన్నిసార్లు మనకు వాల్వ్స్ అవసరమవుతాయి పైలట్ ఆపరేటెడ్ వాల్వ్స్ కేసును వివరిస్తాము ఎందుకంటే సాధారణ స్థితిలో ప్రవాహం ఈ దిశలో ఉంటుంది కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ప్రవాహాన్ని రివర్స్ దిశలో కూడా చేయవచ్చు కాబట్టి మనం ఎలా నిర్ధారిస్తాము ఎందుకంటే ఈ హైడ్రాలిక్ పరికరాలన్నీ ఆపరేటర్లకు చాలా దూరంగా ఉండవచ్చని గుర్తుంచుకోండి అవి మెషిన్ కి దగ్గరగా కూడా కావచ్చు కాబట్టి సాపేక్షంగా రిమోట్ చర్య నుండి ఆపరేటర్ అవసరమయ్యే అవసరాలు ఉన్నాయి మనము వాల్వ్ యొక్క పని తీరును మార్చవచ్చు కాబట్టి ఈ కారణంగా పైలట్ ఆపరేటెడ్ వాల్వ్స్ ఉపయోగించబడతాయి ఇక్కడ బహుశా రిమోట్ సోర్స్ నుండి బాహ్య ప్రెషర్ ఉపయోగించడం ద్వారా వాల్వ్ యొక్క ఆపరేషన్ మోడ్ను మార్చవచ్చు కాబట్టి మనం ఒక ఉదాహరణ ఇద్దాం కాబట్టి ఇక్కడ మీకు వాల్వ్ ఉంది మీరు చూడవచ్చు ఇది పోర్ట్ మరియు ఇది ఒక ప్రవాహాన్ని నియంత్రించేది ఇది ఒక స్ప్రింగ్ మరియు ఇది ఒక సిలిండర్ ఇది ఈ రెండింటినీ వేరు చేస్తుంది ఇది పైలట్ పోర్ట్ మరియు ఇది డ్రెయిన్ పోర్ట్ ఈ వాల్వ్స్ లో మీకు తెలుసు పంప్ ఒక లోడ్ ద్వారా ద్రవాన్ని డెలివర్ చేయడానికి ప్రయత్నిస్తుందని మరియు లోడ్ కదులుతోందని అనుకుందాం ఇప్పుడు హఠాత్తుగా లోడ్ మెకానికల్ గా జామ్ అవుతుందని అనుకుందాం అప్పుడు ఏమి జరగబోతోంది పంప్ ద్రవం నడపడానికి ప్రయత్నిస్తుంది మరియు లోడ్ కదలడం లేదు కాబట్టి ద్రవం వెంటనే ఒత్తిడికి లోనవుతుంది ఎందుకంటే ఇది అసంపూర్తిగా ఉన్నందున చాలా అధిక ప్రెషర్ ఉత్పత్తి అవుతుంది మరియు ఈ అధిక ప్రెషర్ లు వాస్తవానికి చాలా హానికరం అవి జాయింట్లను ఫిట్టింగ్స్ దెబ్బతీస్తాయి అవి పేలుళ్లను సృష్టించగలవు అందువల్ల ప్రెషర్ కూడా అకస్మాత్తుగా ఎక్కువగా ఉంటే ఈ పరికరాలన్నింటిలోనూ ఉండాలి ఎందుకంటే ఇది అసంపూర్తిగా ఉంటుంది కాబట్టి ప్రెషర్ చాలా త్వరగా అధిక విలువలకు పెరుగుతుంది కొన్నిసార్లు జామింగ్ ఉన్నట్లయితే కాబట్టి ప్రెషర్ ని విడుదల చేయగలిగే యంత్రాంగాలు ఎల్లప్పుడూ ఉండాలి కాబట్టి ఇది ఆ యంత్రాంగం డ్రైన్ కాబట్టి ఇప్పుడు ఏమి జరుగుతుందంటే మొదట్లో కాబట్టి ఇది కొంచెం భాగం మరియు ఇది పోర్ట్ సరే కాబట్టి ప్రారంభం లో సాధారణంగా ఏమి జరుగుతుందంటే ఈ స్ప్రింగ్ నొక్కడం కాబట్టి ఇది పోర్ట్ ఇవి వాస్తవానికి సాలిడ్ భాగాలు ఇది ద్రవం ఉన్న హాలో భాగం ఇవి లోహ భాగాలు కాబట్టి సాధారణం గా ఏమి జరుగుతుందంటే ఇది వాల్వ్ యొక్క స్థానం ఇది స్టెమ్ అని పిలుస్తారు కాబట్టి ఇప్పుడు ద్రవం ఇక్కడకు వస్తున్నప్పుడు ద్రవం నెట్టబడుతోంది మరియు ఇది కొంత మొత్తంలో ప్రెషర్ ఉంటే ఇది క్రిందికి వస్తుంది కాబట్టి దీనిపై కొంత ఫోర్స్ ఉంటుంది మరియు ఈ స్ప్రింగ్ ఫోర్స్ పై అధిగమించబడుతుంది మరియు ద్రవం దీని ద్వారా ప్రవహిస్తుంది ఇది సాధారణ ప్రవాహ దిశ మరోవైపు ఇక్కడ ప్రెషర్ ఎక్కువగా ఉంటే ఫోర్స్ కూడా ఇక్కడే ఉండవచ్చు కాబట్టి ఇప్పుడు స్ప్రింగ్ ఫోర్స్ కారణంగా కాబట్టి మీరు ఫ్రీ బాడీ రేఖాచిత్రాలను చూస్తే స్ప్రింగ్ ఫోర్స్ ఇక్కడ ఉంది మరియు ప్రెషర్ ఫోర్స్ లు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొన్నిసార్లు ఇక్కడ ప్రెషర్ స్ప్రింగ్ పైకి కదులుతుంది ఈ సందర్భంలో ఇది తెరుస్తుంది ద్రవం ఈ విధంగా డ్రైన్ ద్వారా బయటకు పోవచ్చని అనుకుందాం ఇతర సందర్భాల్లో పైలట్ ప్రెషర్ ని వర్తింపచేస్తే అప్పుడు ఏమి జరుగుతుంది అది తరువాత వస్తుంది కాబట్టి మనం ఇక్కడ ద్రవ ప్రవాహాన్ని వర్తింపజేస్తే ద్రవం ఈ దిశలో స్వేచ్ఛగా వెళుతుంది కానీ అది ఇతర దిశలో వెళ్ళదు ఇతర దిశను గుర్తించడానికి రంగును మార్చనివ్వండి కాబట్టి ద్రవం ఇప్పుడు ప్రారంభమైతే ఇక్కడ ఈ పోర్టులోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తే ఇది నొక్కినట్లు అవుతుంది మరియు ఇది మూసివేయబడుతుంది అందువల్ల ద్రవం ఈ దిశలో వెళ్ళదు అందుకే ఇది చెక్ వాల్వ్ మరోవైపు కొన్ని పరిస్థితులలో ఈ వాల్వ్ మార్చాలనుకుంటున్నాము మనము కూడా రివర్స్ ప్రవాహాన్ని కోరుకుంటున్నాము కాబట్టి ఆ సందర్భంలో మనం ఇక్కడ పైలట్ ప్రెషర్ ని వర్తింపజేయవచ్చు

మీరు పైలట్ ప్రెషర్ ని వర్తింపజేస్తే ఈ మొత్తం విషయం పైలట్ ప్రెషర్ ద్వారా తగ్గుతుంది కాబట్టి ఇప్పుడు మనకు ఒక రేఖాచిత్రం ఉంది పైలట్ ప్రెషర్ లకు మీకు ప్రత్యేక రేఖాచిత్రం ఉంది కాబట్టి మనము దానిని చూపుతాము కాబట్టి మనకు పైలట్ ప్రెజర్ ఉన్నప్పుడు ఇది పైలట్ పోర్ట్ కాబట్టి మీకు ప్రెషర్ ఉంది కాబట్టి ఈ స్ప్రింగ్ నొక్కినప్పుడు మరియు ఇది వాస్తవానికి దిగువన బయటకు వస్తుంది సరిగ్గా సమలేఖనం చేయబడినట్లు కాదు ఇక్కడ ఎక్కడో ఉండవచ్చు కాబట్టి ఇప్పుడు ద్రవం ఇప్పుడు ఈ ఓపెనింగ్ తెరవబడింది ఇది ఈ ఓపెనింగ్స్ తెరిచి ఉన్నాయి కాబట్టి ద్రవం వెళుతుంది మరియు వీటి గుండా ప్రవహిస్తుంది అవి కూడా ఓపెన్ గా నింపవచ్చు అవి కూడా డ్రైన్ అవుతాయి అదేవిధంగా ఇది ఒక సాధారణ పైలట్ ఆపరేటెడ్ చెక్ వాల్వ్ ఉన్నాయి మనము ప్రవాహ దిశలను మార్చాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సాధారణంగా మనకు టు వే మరియు ఫోర్ వే వాల్వ్స్ ఉన్నాయి మరియు మనం తప్పక చూడాలి కాబట్టి ఇవి ఈ T అంటే ట్యాంక్ ఈ P అంటే పంపు మరియు ఈ A మరియు B లోడ్ లేదా సిస్టమ్ పోర్టులు కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ వాల్వ్కు రెండు స్థానాలు ఉన్నాయి కాబట్టి ఈ స్థితిలో ఉంటే పంప్ వాస్తవానికి పోర్ట్ A కి అనుసంధానించబడిందని చూస్తారు ఇది ట్యాంక్కు తిరిగి రావడం ఎలాగో దీని ద్వారా కాదు కానీ చూపబడని కొన్ని ఇతర మార్గాల ద్వారా చేయబడినది కాబట్టి మేము దానిని గీస్తున్నట్లు మీరు చూస్తారు రెండు స్థానాలు ఉన్నాయి కాబట్టి మేము దానిని రెండు పెట్టెల ద్వారా గీస్తాము కొన్నిసార్లు మీకు మూడు పెట్టెలు ఉండవచ్చు దీనిలో కేంద్ర స్థానం న్యూట్రల్ గా ఉంటుంది ఒక వైపు మనకు పంప్ మరియు ట్యాంక్ ఉంది మరొక వైపు మనకు లోడ్ పోర్టులు ఉన్నాయి మరియు ఈ బాణం గుర్తు ఈ స్థానాల్లో ప్రతి పోర్టు ఏ పోర్టుకు అనుసంధానించబడి ఉందో తెలుపుతుంది కాబట్టి ఈ స్థితిలో పంప్ B కి అనుసంధానించబడి ఉంది ఈ ప్రత్యేక స్థితిలో వాస్తవానికి ఇది A అయి ఉండాలి కాబట్టి ఈ రేఖాచిత్రం వాస్తవానికి ఈ నిర్దిష్ట పెట్టెకు అనుగుణంగా ఉంటుంది ఇది P ఇది A మరియు ట్యాంక్ మూసివేయబడింది మరియు B కూడా మూసివేయబడుతుంది కాబట్టి ఇవి మూసివేయబడతాయి మరోవైపు తదుపరి స్థానంలో చూడండి రివర్స్ కాబట్టి ఇప్పుడు అది కుడి స్థానంలో ఉంది కాబట్టి కుడి స్థానంలో పంప్ B మరియు A కి అనుసంధానించబడి ఉంది మరియు ట్యాంక్ మూసివేయబడుతుంది కాబట్టి మీకు పెట్టె యొక్క మరొకటి రేఖాచిత్రం ఉంది కాబట్టి మీరు స్పూల్ ను కదిలించడం ద్వారా వాల్వ్ యొక్క స్పూల్ను కదిలించడం ద్వారా మీరు పోర్ట్ A ని పంప్ చేయడానికి లేదా పోర్ట్ B ని పంప్ చేయడానికి కనెక్ట్ చేయవచ్చు ఇది మీరు సాధించినది మరియు మీరు స్పూల్ను తరలించడానికి వివిధ మార్గాలు ఉన్నాయి కాబట్టి ఉదాహరణకు స్పూల్ కొన్నిసార్లు తరలించబడవచ్చు మేము గుర్తును గీసినప్పుడు మీకు తెలుస్తుంది మేము ఈ చిహ్నాన్ని గీస్తాము అనుకుందాం అప్పుడు మనం స్పూల్ను ఎలా కదిలిస్తాము మనం స్పూల్ను సోలేనోయిడ్ ద్వారా కదిలిస్తూ ఉండవచ్చు ఇది సోలేనోయిడ్ చిహ్నం కొన్నిసార్లు మనం ఉపయోగిస్తూ ఉండవచ్చు ఈ వాల్వ్స్ పెద్దవిగా ఉంటే స్పూల్ను తరలించడానికి ఫోర్స్ అవసరం కాబట్టి స్పూల్ కదిలి ఉండవచ్చు కాబట్టి ఈ త్రిభుజం అంటే అవి హైడ్రాలిక్స్ మరియు న్యూమాటిక్స్ చేత కదులుతాయి ఇది నిండి ఉంటే ఇది హైడ్రాలిక్గా కదిలిన స్పూల్ కాబట్టి కొన్నిసార్లు ఈ డైరెక్షన్ వాల్వ్స్ చాలా పెద్దవిగా ఉంటాయి మరియు స్పూల్ను తరలించడానికి మీకు మరొక హైడ్రాలిక్ ఫోర్స్ అవసరం కాబట్టి ఇది హైడ్రాలిక్గా కదిలే స్పూల్ త్రిభుజ క్షేత్రం త్రిభుజం హాలో గా ఉంటే అది న్యూమాటిక్ ఫీల్డ్ న్యూమాటిక్ ఆపరేటెడ్ వాల్వ్ కొన్నిసార్లు ఇవి చాలా విలక్షణమైన పరిస్థితి ఉండవచ్చు దీని అర్థం ఒక స్ప్రింగ్ ఉంది కాబట్టి మీరు దానిని మాత్రమే ఈ దిశలో లాగాలి తిరిగి స్ప్రింగ్ ద్వారా వెళుతుంది కొన్నిసార్లు మనకు సర్దుబాటు చేయగల స్ప్రింగ్ ఉండవచ్చు తద్వారా అవి అన్ని రకాల స్పూల్ కదిలే యాక్చుయేషన్ మెకానిజం ఈ వాల్వ్తో ఉన్నాయి మీరు దానిని చేతితో లేదా ఏదైనా నెట్టడం లీవర్ లాగడం ద్వారా యాంత్రికంగా తొలగించడానికి కూడా చేయవచ్చు

కాబట్టి మనం ఫోర్ వే వాల్వ్స్ కి వద్దాము కాబట్టి ఫోర్ వే వాల్వ్స్ లో ఇది సరిగ్గా ఒకే విధంగా ఉంటుంది ఇప్పుడు ప్రతి స్థానంలో A మరియు B రెండూ పంప్ మరియు ట్యాంకుతో అనుసంధానించబడి ఉన్నాయి కాబట్టి ఈ స్థితిలో పంప్ B కి అనుసంధానించబడి ఉంది ట్యాంక్ A కి అనుసంధానించబడి ఉంది ఈ స్థితిలో పంప్ A కి అనుసంధానించబడి ఉంది B ట్యాంక్ B కి అనుసంధానించబడి ఉంది కాబట్టి ఇప్పుడు నిర్మాణం ద్వారా ఇది సరిగ్గా సమానంగా ఉందని మీరు చూస్తారు కాబట్టి అదే వాల్వ్ టు వే లేదా ఫోర్ వే గా మారుతోంది ప్రాథమికంగా జామెట్రీ ని బట్టి అది ఎందుకు ఒకే రకమైన చిత్రం గా ఉంది ఇంతకుముందు మనకు ఇది చాలా విస్తృతంగా ఉంది కాబట్టి A మూసివేయబడింది ఇప్పుడు మనకు ఇది ఇరుకైనదిగా ఉంది కాబట్టి ఈ స్థితిలో పంప్ B కి అనుసంధానించబడి ఉంది మరియు ట్యాంక్ A కి అనుసంధానించబడి ఉంది అయితే మీరు దానిని ఎడమ వైపుకు తరలించినట్లయితే పంపు A కి కనెక్ట్ అవుతుంది మరియు ట్యాంక్ B కి అనుసంధానించబడి ఉంది కాబట్టి ఇది ఫోర్ వే వాల్వ్ ఇప్పుడు చాలా సందర్భాల్లో మీరు వాల్వ్ ద్వారా ప్రెషర్ ని లేదా ప్రవాహాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని నేను చెప్పాను కొన్నిసార్లు వేగాన్ని నియంత్రించవలసి ఉంటుందని మీకు తెలుసు మీరు చాలా ఎక్కువ లోడ్ ని తరలిస్తుంటే కొన్నిసార్లు అది ఒక నిర్దిష్ట వేగం తో మాత్రమే కదులుతుందని కోరుకుంటారు అందువల్ల మీరు ప్రవాహ నియంత్రణ చేయాలి మరియు ప్రెషర్ నియంత్రణ చాలా అవసరం కాబట్టి మనకు ఇతర రకాల వాల్వ్స్ ఉన్నాయి వీటిని ప్రెషర్ రిలీఫ్ వాల్వ్స్ మరియు ఫ్లో కంట్రోల్ వాల్వ్స్ అని పిలుస్తారు కాబట్టి వాటిలో కొన్నింటిని పరిశీలిస్తాము కాబట్టి ఇది సాధారణ ప్రెషర్ విడుదల చేసే వాల్వ్ కాబట్టి ఇది ఇన్లెట్ ఇది డ్రైన్ కాబట్టి వాస్తవానికి ఈ వాల్వ్ పైప్లైన్లో కనెక్ట్ చేయవచ్చు మీరు పైప్లైన్ అంతటా కనెక్ట్ చేస్తే ఇది మీ డ్రైన్ కాబట్టి ఇక్కడ ప్రెషర్ ఎక్కువగా పెరిగితే ఈ ప్రత్యేకమైన పాప్పెట్ పైకి నెట్టేస్తుంది మరియు అందువల్ల ద్రవం డ్రైన్ గుండా వెళుతుంది కాబట్టి డ్రైన్ అల్పప్రెషర్ తో ఉన్నందున వెంటనే ప్రెషర్ తగ్గుతుంది కాబట్టి అధిక ప్రెషర్ ని సృష్టించడం సాధ్యం కాదు మరియు ఈ పాప్పెట్ ఏ ప్రెషర్ లో కదలడం ప్రారంభిస్తుంది మరియు డ్రైన్ కు లైన్ ని తెరుస్తుంది అది స్ప్రింగ్ పై ఆధారపడి ఉంటుంది మరియు ఈ స్క్రూ ను బిగించడం ద్వారా ఈ ప్రెషర్ ని సర్దుబాటు చేయవచ్చు కాబట్టి మీరు స్క్రూను బిగించి ఉంటే స్ప్రింగ్ ని ఒక విలువకు ముందే లోడ్ చేయవచ్చు మరియు ఆ సర్దుబాటు చేసిన విలువ వద్ద ప్రెషర్ అంతకు మించి ఉంటే ద్రవం డ్రైన్ కు అనుసంధానించబడుతుంది కాబట్టి ఇది చిహ్నం ద్వారా చూపబడుతుంది ఇది రిలీఫ్ డైరెక్షన్ మరియు ఇక్కడ సర్దుబాటు చేయగల స్ప్రింగ్ ఉందని చూపిస్తుంది కాబట్టి ఇది చాలా సులభమైన ప్రెషర్ రిలీఫ్ వాల్వ్ మనకు పైలట్ ఆపరేటెడ్ రిలీఫ్ వాల్వ్ ఉంది చూడండి తద్వారా ఇది మరింత క్లిష్టంగా ఉంటుంది ఇక్కడ మేము ఏమి చేస్తున్నాం అంటే ఈ ఆపరేషన్ ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి మొదట్లో ఏమి జరుగుతుందంటే ఈ స్ప్రింగ్ చర్య ద్వారా మీరు ఇక్కడ చూసేది వాస్తవానికి రేఖాచిత్రంలో గీయబడని ఒక చిన్న కక్ష్య ఉంది దానిని గీసిన వ్యక్తి దానిని మరచిపోయాడు కాబట్టి సాధారణంగా ఎందుకంటే స్థిరమైన ప్రెషర్ కోసం ఇక్కడ ద్రవ ప్రెషర్ మరియు ఇక్కడ ద్రవ ప్రెషర్ ఒకే విధంగా ఉంటాయి కాబట్టి ఇది ఈ స్ప్రింగ్ ద్వారా నొక్కినప్పుడు మరియు ఇది వాస్తవానికి మూసివేయబడింది ఇది వచ్చి దీనిపై కూర్చుంటుంది కాబట్టి ద్రవం ఇలా వెళుతోంది ఇప్పుడు అకస్మాత్తుగా చాలా ప్రెషర్ వస్తే అప్పుడు ఏమి జరుగుతుంది ఎందుకంటే ఇది ఇరుకైన కక్ష్య కాబట్టి ఇక్కడ మరియు ఇక్కడ ప్రెషర్ ఒకేలా ఉండదు కాబట్టి అకస్మాత్తుగా ఇక్కడ ప్రెషర్ పెరిగితే ఇది ఆ ఫోర్స్ ద్వారా పైకి నెట్టబడుతుంది మరియు సహజంగా ఈ ఓపెనింగ్ తెరవబడుతుంది మరియు ద్రవం ట్యాంకు లోకి వెళ్తుంది కాబట్టి ఆకస్మిక ప్రెషర్ పెరుగుదలను నియంత్రించవచ్చు రెండవ విషయం ఏమిటంటే ఇప్పుడు ప్రెషర్ నెమ్మదిగా పెరుగుతుందని అనుకుందాం అప్పుడు ఆ విషయం జరగదు కానీ ఒక నిర్దిష్ట విలువ వద్ద ఈ దశ మూసివేయబడిందని అనుకుందాం ఉదాహరణకు ఈ స్థితిలో ఇది ట్యాంక్తో అనుసంధానించబడి ఉంది కానీ ఈ స్థితిలో ఈ వాల్వ్ ఈ స్థితిలో ఉందని అనుకుందాం కాబట్టి ఇది పంపుతో అనుసంధానించబడి ఉంది ఇది పంప్ కాబట్టి ఈ స్థితిలో వదిలివేసినప్పుడు ఇది కొంత ప్రెషర్ స్థానానికి అనుసంధానించబడుతుంది కాబట్టి మనం దానిని సీలు చేసి ఉండవచ్చు అనుకుందాం కాబట్టి అప్పుడు ఏమి జరుగుతుందంటే ఈ ప్రెషర్ పెరిగేకొద్దీ ఈ ఒత్తిడి కూడా పెరుగుతూనే ఉంటుంది మరియు అవి ఒకదానికొకటి సమతుల్యం చేసుకుంటాయి ఒక నిర్దిష్ట సమయంలో ఇక్కడ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ నీడిల్ వాల్వ్ నిరోధించడానికి కాబట్టి నీడిల్ వాల్వ్ తెరుచుకుంటుంది ఆపై ద్రవం ఇది వాస్తవానికి హాలో గా ఉంది చుక్కల గీతను చూడండి కాబట్టి దీని ద్వారా హాలో ఓపెనింగ్ ఉంటుంది కాబట్టి ఈ ద్రవం దీని ద్వారా ప్రవహిస్తుంది కాబట్టి స్థిరమైన చాలా అధిక ప్రెషర్ ని కూడా కొనసాగించలేము కాబట్టి చివరగా మనకు ఫ్లో కంట్రోల్ వాల్వ్ ఉంది ఇప్పుడు ఇక్కడ ఏమి జరుగుతుందంటే మనం ప్రవాహాన్ని నియంత్రించాలనుకుంటున్నాము సమయం మించిపోతున్నది కాబట్టి మేము తదుపరి ఉపన్యాసంలో ఫ్లో కంట్రోల్ వాల్వ్ను పరిశీలిస్తాము కాబట్టి తరువాతి పాఠంలో మనం ఫ్లో కంట్రోల్ వాల్వ్తో ప్రారంభిస్తాము కాబట్టి ప్రస్తుతానికి నేను దీనిని దాటవేస్తాను ఇది సిలిండర్ కాబట్టి మేము తరువాత సిలిండర్ గురించి మాట్లాడవచ్చు కాబట్టి ఇది చివరి మూడు నాలుగు స్లైడ్ల నుండి తీసుకున్నది మేము తరువాతి ఉపన్యాసంలో చర్చిస్తాము కాబట్టి ఇప్పుడు పాఠం సమీక్షను చూద్దాము కాబట్టి మనం ఈ రోజు ప్రాథమిక హైడ్రాలిక్ సిస్టమ్ సూత్రాలను చూశాము కొన్ని ప్రెషర్ ళ్లు ప్రెషర్ ద్రవం ఒక పంపుని ఉపయోగించి సృష్టించబడుతుంది మరియు ద్రవం ప్రవహిస్తుంది ఆ ప్రెషర్ రేఖల ద్వారా ద్రవాన్ని తీసుకొని ప్రసారం అవుతుంది మరియు సృష్టించడానికి లోడ్ మీద వర్తించబడుతుంది వివిధ రకాల కదలికలు మరియు ఫోర్స్ ని ఆమ్ప్లిఫయ్ చేయడం సాధ్యమే కాని అదే సమయంలో ఎనర్జీ సంరక్షించబడుతుంది కాబట్టి మనం సృష్టించగల వెలాసిటీ పంపు ద్వారా పంపిణీ చేయగల ప్రవాహం రేటు ఆ ప్రెషర్ వద్ద పరిమితం అవుతుంది సమర్థవంతమైన వ్యవస్థను రూపొందించడానికి మనకు వివిధ రకాల భాగాలు ఉండాలి మనకు ద్రవం కావాలి మనకు లైన్లు కావాలి మనకు పైకప్పులు కావాలి వాస్తవానికి మనకు పంపులు యాక్యుయేటర్లు మోటారు అవసరం మరియు మనకు ప్రవాహాలను ద్రవం యొక్క ప్రవాహాన్ని కూడా నియంత్రించాల్సిన అవసరం ఉంది మనకు వివిధ రకాల వాల్వ్స్ అవసరం మరియు ప్రవాహ దిశను నియంత్రించే కొన్ని వాల్వ్స్ ఉన్నాయి మరియు ప్రెషర్ మరియు ప్రవాహాన్ని నియంత్రించే కొన్ని వాల్వ్స్ ఉన్నాయి కాబట్టి మనము పంపులు మరియు మోటార్లు చూశాము మరియు వాల్వ్ యొక్క కొంత భాగాన్ని చూశాము కొన్ని బిట్స్ మిగిలి ఉన్నాయి మరియు చివరికి మనము తదుపరి ఉపన్యాసంలో సిలిండర్లను చూస్తాము కాబట్టి మీరు ఆలోచించవచ్చు విద్యుత్ వ్యవస్థలపై హైడ్రాలిక్స్ యొక్క ప్రధాన ప్రయోజనాలు ఏమిటి నేను ఇప్పటికే చెప్పిన కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి హైడ్రాలిక్ వ్యవస్థల యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటంటే అవి చాలా తక్కువ పరిమాణాలను ఉపయోగించడంలో ఎక్కువ పవర్ ని నిర్వహించగలవు అందువల్ల ఏరోస్పేస్లో ఉపయోగించబడుతున్నాయి మేము దీనిని తరువాతి పాఠంలో చర్చిస్తాము హైడ్రాలిక్ వ్యవస్థ యొక్క ప్రధాన భాగాలను మీరు గుర్తించవచ్చు మూడు ప్రధాన రకాల పంపులను మేము చర్చించాము మీరు నిర్మించవచ్చు మరియు డైరెక్షనల్ వాల్వ్స్ పనిచేసే మార్గాలు చర్చించాము కాబట్టి వివిధ రకాలైన డైరెక్షనల్ వాల్వ్స్ ఉన్నాయి వన్ వే టు వే ఫోర్ వే కాబట్టి ఈ రోజుకు దీనితో ముగిస్తున్నాను చాలాధన్యవాదాలు మేము తరువాతి పాఠంలో దీన్ని కొనసాగిస్తాము